మునుపటి ఉపన్యాసంలో మనము ఈ స్పెరికల్లీ సిమెట్రిక్ సిస్టమ్ ల కోసం ష్రోడింగర్ సమీకరణాన్ని ఏర్పాటు చేశాము మరియు వాదించి మరీ యాంగ్యులార్ మొమెంటమ్ అటువంటి సిస్టమ్ ల కోసం కన్సర్వ్ అవుతుందని చూపించాము మరియు అందువల్ల H L2 విలువ 0 HL కూడా 0 కావడం వలన మనం వాటిని కనుగొనవచ్చు కానీ Li Lj విలువలు i ≠ j ఉన్నప్పుడు 0 కి సమానంగా లేనప్పుడు ఐగెన్ ఫంక్షన్ లను కనుగొనవచ్చు లేదా H L2 కోసం సాధారణ ఐగెన్ ఫంక్షన్ లు అని నేను చెప్పగలను మరియు యాంగ్యులార్ మొమెంటమ్ యొక్క ఒక భాగం మాత్రమే ఉంటే మనం ఏమి చేస్తాం సరళత వలన మనము ఐగెన్ ఫంక్షన్ల కోసం Lz భాగాన్ని ఎంచుకుంటాము ఎందుకు అలా ఉంది ఎందుకంటే Lz చాలా సరళమైన రూపంలో ℏi∂ϕ ను కలిగి ఉంది మరియు హామిల్టోనియన్ ను 22mr2∂rr2∂rL22mr2V గా రాయవచ్చు మరియు L2 కేవలం మరియు డెరివేటివ్ లు మాత్రమే కలిగి ఉంటుంది H యొక్క ఐగెన్ ఫంక్షన్ లు ఒకేసారి L2 యొక్క ఐగెన్ ఫంక్షన్ లు ఈ ఐగెన్ ఫంక్షన్ L2 ప్రాథమికంగా V తో సంబంధం లేకుండా ఉంటుంది ఎందుకంటే ఈ V ఇక్కడ హామిల్టోనియన్ లో మరియు పదాలు లేవు నిజంగా ఏదైనా మరియు నిబంధనలను కలిగి ఉంటుంది కాబట్టి L2 డిపెండెంట్ గా ఉంటుంది L2 ఐగెన్ ఫంక్షన్ దాని నుండి స్వతంత్రంగా ఉండాలి కాబట్టి ఈ ఉపన్యాసంలో మనం దృష్టి పెట్టబోతున్నది L యొక్క ఐగెన్ ఫంక్షన్ మరియు అందువలన L2 మరియు Lz ఆపరేటర్ లు కాబట్టి Lz యొక్క ఐగెన్ ఫంక్షన్లలో ఒక తేలికైన పనిని మొదట చేద్దాం కాబట్టి ఇవి నన్నుQగా వ్రాయడానికి వీలు కల్పిస్తాయి అప్పుడు నేను Lz Q కు సమానమైన ఐగెన్ విలువకు సమానమైన విలువను కలిగి ఉంటాం ఇది idQdϕλ Q మరియు అందువల్ల నాకు dQdϕ iλQ0 ఉంది దీనికి పరిష్కారాలు చాలా సులభం కాబట్టి Q కొరకు పరిష్కారం Q విలువ Ceiλℏకు సమానం ఇవి ఐగెన్ ఫంక్షన్ లు అని మనం ఎలా కనుగొనగలం కాబట్టి Lz ఆపరేటర్ యొక్క ఐగెన్ ఫంక్షన్ లు కొంత కాన్స్టెంట్ Ceiλℏ మనము ఇంకా లాంబ్డాను కనుగొనలేదు కానీ ఇవి ఐగెన్ ఫంక్షన్లు అయితే ఏమిటి ఐగెన్ విలువలు కొన్ని బౌండరీ కండిషన్ల ద్వారా నిర్ణయించబడతాయని గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ సందర్భంలో బౌండరీ కండిషన్ ఏమిటి అంటే నేను x y ప్లేన్ తీసుకొని ఒకసారి చుట్టూ తిరిగితే కాబట్టివిలువ 2 కి సమానం యొక్క ఈక్వీవాలెంట్ విలువ 0 కి సమానం అని మనం చూస్తాము మరియు అందువల్ల వేవ్ ఫంక్షన్ Qϕ2 π కూడా వేవ్ ఫంక్షన్ Q ϕ లాగా ఉండాలి లేకపోతే రెండుసార్లు మూడుసార్లు తిరుగుతూ ఉండాలి అందుచేత నాకు eiλϕ ei2πλ eiλϕ విలువ వస్తుంది ఈ పదం రద్దు చేయబడింది మరియు నాకు ei2πλ 1 ఉంది మరియు ఇది λ విలువ కొంత m ℏ అని తెలియచేస్తుంది ఇక్కడ m అనేది ఒక పూర్ణాంకం లేదా 0 1 2 మరియు మొదలైనవి కాబట్టి మనం నేర్చుకునేది ఏమిటంటే Lz యొక్క ఐగెన్ విలువలు m ℏ తో పాటు m 0 1 2 మరియు అందువలన ఐగెన్ ఫంక్షన్ విలువ eimϕ ఐగెన్ ఫంక్షన్లు eimϕ మరియు నేను ఈ ఐగెన్ ఫంక్షన్ లను నార్మలైజ్ చేస్తే అవి 0 నుండి 2 వరకు ఉండే పరిధి లో నార్మలైజ్ చేయబడతాయి మరియు నాకు Q2dϕ విలువ 1 కి సమానంగా ఉండాలి కాబట్టి నేను Q విలువను Ceimϕగా తీసుకుంటే C 12π గా వస్తుంది కాబట్టి నార్మలైజ్ చేయబడిన ఐగెన్ ఫంక్షన్లు Q ϕ ఐగెన్ ఫంక్షన్లు Lz కోసం 12πeimϕ ఇక్కడ m 0 1 విలువ మొదలైనవి కాబట్టి మేము కనుగొన్నది ఏమిటంటే Lz కి ఐగెన్ ఫంక్షన్ లు 12πeimϕ ఇక్కడ m 0 1 కి సమానం మరియు ఐగెన్ విలువలు m మళ్లీ m0 1 మరియు మొదలైన వాటికి సమానం Lx మరియు Ly కోసం ఉన్న ఐగెన్ విలువల గురించి ఏమిటి నేను Lx సార్లు కొన్ని Q లను పరిష్కరించాలని అనుకుందాం సరే ఇది తీటా మరియు యొక్క ఫంక్షన్ అవుతుంది అలాగే మరియు రెండూ Q θ ϕ కి సమానం ఈ z దిశ ఏకపక్షంగా ఎంచుకోబడింది Z దిశ ఏకపక్షంగా ఎంపిక చేయబడింది కాబట్టి z ఏకపక్షంగా ఎంపిక చేయబడింది కాబట్టి తదుపరిసారి ఏకపక్షంగా ఎంచుకున్నట్లయితే ఈ అక్షం z అక్షం కావచ్చు కాబట్టి ఐగెన్ విలువ నిజంగా దిశపై ఆధారపడకూడదు కాబట్టి Lx మరియు Ly కోసం ఐగెన్ విలువలు కూడా అదే m h క్రాస్ m 0 1 కి సమానంగా ఉంటాయి మరియు అందువలన ఐగెన్ ఫంక్షన్ లు వేరుగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఆపరేటర్ భిన్నంగా ఉంటుంది కానీ ఐగెన్ విలువలు Lz ఏ విలువ తీసుకుంటుంది లేదా ఒక భాగం తీసుకుంటుంది అనే దానిపై ఆధారపడి ఉండదు Lx Ly అనేది 0 కి సమానం కాదు లేదా Lx Lz 0 కి సమానం కానందున ఇప్పుడు జరిగేది అదే Lx Ly మరియు Lz యొక్క ఏకకాల ఐగెన్ ఫంక్షన్ లను నేను కనుగొనలేకపోయాను కాబట్టి నేను 1 కాంపోనెంట్ Lz మాత్రమే ఎంచుకున్నాను మరియు అది ఐగెన్ ఫంక్షన్ కాకపోవచ్చు కాబట్టి eimϕ 12π అనేవి Lx మరియు Ly యొక్క ఏకకాల ఐగెన్ ఫంక్షన్ కాదు కాబట్టి మనం ఒకటి మాత్రమే ఎంచుకోవచ్చు సరే మరియు ఇది ఐగెన్ విలువ ఇప్పుడు L2 గురించి ఏమిటి L2 Lz 0 కాబట్టి నేను L2 మరియు Lz యొక్క ఏకకాల ఐగెన్ ఫంక్షన్ లను కనుగొనగలను ఇప్పుడు L2 ఆపరేటర్ మనము ఇప్పటికే చూసిన 21sinθ∂θsinθ∂θ 1 22 దీనిని 21sinθ∂θsinθ∂θ Lz2 కూడా వ్రాయవచ్చు నేను ఏకకాలంలో ఐగెన్ ఫంక్షన్ లను కనుగొనాలనుకుంటే నేను L2 తో చేయాల్సి వచ్చింది ఆ ఐగెన్ ఫంక్షన్ లు ఏవైనా సరే వాటిని Pθ అని పిలుస్తాను దీని విలువ Pθకు సమానం నేను P θ ఎందుకు వ్రాసాను అని మీరు ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే Lz ఐగెన్ ఫంక్షన్ లు మరియు ఇవి eimϕ అని నాకు తెలుసు మరియు ఇవి L2 మరియు Lz ల ఏకకాల ఐగెన్ఫంక్షన్లు కాబట్టి వాటిల్లో ఎక్కడా P టర్మ్ లో ఉండవు దానిపై Lz పనిచేస్తుంది కాబట్టి ఈ p తీటా పై మాత్రమే ఆధారపడి ఉంటుంది సరే కాబట్టి L2 మరియు Lz కామన్ ఐగెన్ ఫంక్షన్ లను కలిగి ఉండటమే దీనికి కారణం కాబట్టి Pఅనేది మీద ఆధారపడటం లేదని ఇది సూచిస్తుంది ఇప్పుడు P θ వ్రాయడం ద్వారా ఈ సమీకరణాన్ని పరిష్కరించే ఓకే మార్గం కొసైన్ మరియు దాని ఎనర్జీ లు అనేవి కొంత i యొక్క గుణకం C i పరంగా విస్తరిస్తుంది మనం దానిని చేయటం లేదు నేను మరియు మనము లెక్కించినపుడు Pθ మరియు Pθ కు సమానమైనప్పుడు ఫలితాన్ని తెలియజేస్తానని చెబుతున్నాను λ విలువ 1l2 గా వస్తుంది ఇప్పుడు మరియు Pθ విభిన్న ఫంక్షన్లు ఫంక్షన్లలో ఒకటి P θ విలువ 1 కి సమానం మరియు సంబంధిత l విలువ 0 అవుతుంది P θ cos θ కు సమానం మరియు సంబంధిత l విలువ 1 కి సమానం మనం రెండవ కేసును తనిఖీ చేద్దాం మొదటి కేసు దీనిని తనిఖీ చేయడం చాలా సులభం కాబట్టి L2 మీకు 0 మరియు L2 ఆపరేటర్ ℏ21sinθ∂θsinθ∂θLz2 మరియు ఇది cos θ లో పనిచేస్తుంది మొదటిది నాకు ఏమి లభిస్తుంది 0 ఈ ఆపరేటింగ్ నాకు 0 ఇస్తుంది మరియు రెండవ టర్మ్ నాకు ℏ21sinθ∂θ లోపల నేను cos θ యొక్క డెరివేటివ్ తో sinθ ను గుణించినప్పుడు నాకు cos θ లభిస్తుంది నేను ను పొందబోతున్నాను మరియు ఇది వెంటనే ℏ21sinθ2sinθcos θ కి దారితీస్తుంది మరియు అది మీకు 2ℏ2cos θ అంటే ఏదో కాదు 1l2cos θ కాబట్టి cos అనేది ఐగెన్ ఫంక్షన్ అంటే l విలువ 1 అలా ఉండటం వలన ఏమి కనుగొనబడిందంటే L2 సార్లు ఈ P θ విలువ l తో సమానం l ప్లస్ 1 2 Pθ అప్పుడు m విలువ m ఇచ్చిన L కోసం మైనస్ l నుండి ప్లస్ l వరకు ఒక స్టెప్ కి పరిమితం చేయబడింది కాబట్టి m విలువ l l 1 l 2 0 1 l వరకు ఉంటుంది మరియు ఈ ఐగెన్ ఫంక్షన్ లు లేబుల్ చేయబడతాయి మరియు వాటికి L2 అనే పేరు ఉంది వాటిని స్పెరికల్ హార్మోనిక్స్ అంటారు l మరియు m మరియు రెండింటిపై ఆధారపడి ఉంటుంది మరియు l l 1 2 Ylmθϕ కు సమానంగా ఉంటుంది మరియు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా Lz యొక్క ఏకకాల ఐగెన్ ఫంక్షన్ల వల్ల ఈ ఆధారపడటం కూడా మనకు తెలుసు కాబట్టి నేను L2 Ylm ను Plm గా విభజించవచ్చు అది పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది కానీ L మరియు m రెండింటిపై ఆధారపడి ఉంటుంది eimϕ l కు సమానం l 1 2Plmθ మాత్రమే eimϕ మరియు Lz Ylmθϕ Lz Plmθ eimϕ మరియు అది నాకు mℏYlmθϕ ఇస్తుంది m కోసం Ylmθϕ m ని ఇస్తుంది l మరియు l మధ్య దశల్లో 1 పరిమితం చేయబడింది 1 కాబట్టి m అనేది l l 1 l 2 0 1 l 1l కు సమానంగా ఉంటుంది కాబట్టి ఐగెన్ఫంక్షన్ లు ఎలా ఇవ్వబడ్డాయి అంటే నేను మీకు వివరాలు ఇవ్వలేదు నేను మీకు 2 ఐగెన్ ఫంక్షన్ లు ఇచ్చాను మరియు మనం ఇక్కడే మనం ఇతర విషయాలను నిలిపివేశాము ఈ ఐగెన్ ఫంక్షన్ లను ఎలా గుర్తించాలో గణితంలోకి తీసుకువెళతాము మీరు సాంకేతిక పదాలను తెలుసుకోవాలనుకుంటే ఐగెన్ ఫంక్షన్ లు వస్తాయి ఈ లెజెండ్రీ పాలీనోమీయల్స్ Plm అనేది ఈ eimϕ ద్వారా గుణించబడుతుంది కానీ Ylm కి ఒక పేరు ఉంది వీటిని స్పెరికల్ హార్మోనిక్స్ అని పిలుస్తారు కాబట్టి నేను మీకు 2 ఐగెన్ ఫంక్షన్లను ఇతరులకు ఇచ్చాను మరియు అవి ఎలా ఉన్నాయో తనిఖీ చేయమని మిమ్మల్ని అడగవచ్చు మరియు ఒకసారి మీరు స్పెరికల్లీ సిమెట్రిక్ వ్యవస్థల కోసం హామిల్టోనియన్ కి వెళ్లినప్పుడు దీనిని H ℏ22mr2∂rr2∂rL22mr2V వ్రాయవచ్చు V మరియు ఐగెన్ ఫంక్షన్ లు యాంగులార్ మొమెంటం ఆపరేటర్ యొక్క ఏకకాల ఐగెన్ ఫంక్షన్ లు కాబట్టి L2 విలువ ll12 ψ కి సమానంగా ఉంటుందని నేను సులభంగా వ్రాయగలను ఇందువలన అనేది H మరియు L2 రెండింటికీ కామన్ ఐగెన్ ఫంక్షన్ లు కాబట్టి ఇది ఆటోమేటికల్ గా సూచిస్తుంది మరియు అందువలన స్పెరికల్లీ సిమెట్రిక్ సిస్టమ్ కోసం అన్ని ఐగెన్ ఫంక్షన్ ల కోసం హామిల్టోనియన్ ℏ22mr2∂rr2∂rll122mr2Vఅని వ్రాయవచ్చు కాబట్టి ఇది సాధారణ V ఏదైనా కావచ్చు ఈ పదం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి నేను దీనిని వ్రాస్తాను హామిల్టోనియన్ లోని ఈ పదం అన్ని V లకు సమానంగా ఉంటుంది మరియు ఆ Ylm అన్ని Vs లకు కూడా సమానంగా ఉంటుంది ఇది తదుపరి ఉపన్యాసంలో మరింత వివరంగా కనిపిస్తుంది కానీ హామిల్టోనియన్ ఎలా సరళీకృతం అవుతుంది మరియు దీనిలో మీరు చూసేది ఏమిటంటే ఇప్పుడు మనము ఒక డిఫెరెన్షియల్ ఈక్వేషన్ ను మాత్రమే పరిష్కరిస్తాం ఇది r తీటా భాగాలను జాగ్రత్తగా చూసుకుంది కాబట్టి స్పెరికల్ సిమెట్రీ కారణంగా సమస్య ఇప్పుడు సరళీకృతం అవుతుంది దీనిని నేను నమ్మే ముందు Lz కారణంగా x y ప్లేన్ లో ఒక పార్టికల్ కదులుతుందని అనుకుందాం కాబట్టి పార్టికల్ x y ప్లేన్ లో కదులుతోంది దాని దూరం మధ్యలో నుండి కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి ఉదాహరణకు అది రాడ్ లేదా పొటెన్షియల్ లేకుండా తిరిగే మాస్ గాలి కాబట్టి V ని 0 గా తీసుకుందాం ఎనర్జీ లను కనుగొనండి కాబట్టి సిస్టమ్ హామిల్టోనియన్ యాంగులార్ మొమెంటమ్ స్క్వేర్ 2mr2 ద్వారా భాగించబడింది ఇక్కడ r స్థిరంగా ఉంటుంది r అనేది వ్యాసార్థం r అని ఇవ్వబడింది మరియు యాంగులార్ మొమెంటమ్ z మాత్రమే V 0 యాంగులార్ మొమెంటమ్ కన్సర్వ్ అవుతుంది కాబట్టి నేను దీన్ని ఇలా వ్రాయగలను మరియు ఇది 22mr222 అవుతుంది ఇక్కడ హామిల్టోనియన్ మరియు V స్థిరంగా ఉన్నందున H మరియు Lz యొక్క ఐగెన్ ఫంక్షన్లు కామన్ గా ఉంటాయి కాబట్టి ఎనర్జీ 2mz అవుతుందని మీరు వెంటనే వ్రాయవచ్చు mz ను నేను ద్రవ్యరాశి నుండి వేరు చేయడానికి 2 m R2 పైన నేను mz వ్రాస్తున్నాను అయితే సమీకరణాన్ని పరిష్కరించడం ద్వారా మీరు కూడా దీన్ని చేయవచ్చు కాబట్టి నాకు 22mr2 నాకు సమానంగా E లో పనిచేస్తోంది ఇది 22222E2mr2 సున్నా కు సమానం కాబట్టి వెంటనే మీకు e2E2mR2 మరియు 2E2mR2 mz కు సమానంగా ఉండాలి 2 సార్లు mz కి సమానంగా ఉండాలి ఎందుకంటే ఇదే వేవ్ ఫంక్షన్ యొక్క ప్రత్యేకత మరియు అందుచేత మీరు మీ సమాధానం పొందుతారు కాబట్టి మీరు దీనినిHψEψ అని వ్రాయడం ద్వారా కూడా నేరుగా చూడవచ్చు మనము వ్రాసినది 2mR222Eψ కాబట్టి నేను 222mR22 Eψ0 ని పొందబోతున్నాను కాబట్టి పరిష్కారంψ విలువ ei√2mR22Eకి సమానంగా ఉంటుంది ఇది ఒక పరిష్కారం మరియు నేను మళ్ళీ ψϕ2π యొక్క ఏకైక విలువ కోసం మళ్లీ డిమాండ్ చేస్తే ψϕ కి సమానంగా ఉండాలి అది వెంటనే నాకు √2mR22E ఇస్తుంది ఇది mz కు సమానంగా ఉండాలి ఇక్కడ mz 0 1 కి సమానంగా ఉంటుంది మరియు అందువలన ఇంతకు ముందు పొందినట్లుగా E విలువ 2mz22mR2 గా వస్తుంది కాబట్టి ఈ ఉపన్యాసంలో మనము చేసిన వాటి పరిష్కారాలను సరళీకృతం చేయడానికి ఒక సాధనాన్ని ఈ ఐగెన్ ఫంక్షన్ల గురించి ఆలోచించడం ద్వారా మీరు చూశారు నేను ఇప్పుడు ముగిస్తాను అది L2 మాత్రమే యాంగులార్ మొమెంటమ్ ఆపరేటర్ ని వివరంగా చూపిస్తుంది మరియు L యొక్క ఒక భాగం సాధారణ ఐగెన్ ఫంక్షన్ లను కలిగి ఉంటుంది సౌలభ్యం కోసం Lz అనేది కాంపోనెంట్గా ఎంచుకోబడిందని మరియు ఐగెన్ విలువలుm ℏ m విలువ 0 1 కి సమానంగా ఉంటాయి మరియు అప్పుడుl l12 మరియు I అనేవి L2 ఐగెన్ విలువలు అని కూడా మనము కనుగొన్నాము నేను అక్కడ వ్రాయనిది I అనేది 0 1 మరియు మొదలైనవి ఇది 0 మరియు L2 కంటే ఎక్కువ లేదా సమానం మరియు Lz మరియు మనము ఇప్పటికే నిర్ణయించిన సాధారణ ఐగెన్ ఫంక్షన్ లు ఉన్నాయి మరియు ఈ H L2 విలువ 0 మరియు H Lz కూడా 0 కావడం స్పెరికల్లీ సిమెట్రిక్ సిస్టమ్ ల కోసం ష్రోడింగర్ సమీకరణాన్ని సులభతరం చేస్తుంది కానీ Lz ఐగెన్ విలువలకు సంబంధించి నేను కూడా ఈ వ్యాఖ్యను చేస్తాను మరియు Lx మరియు Ly ఆపరేటర్ ల కోసం ఐగెన్ విలువలు ఒకేలా ఉంటాయి ఒకవేళ తప్ప ఐగెన్ ఫంక్షన్లను వాటిని పరిష్కరించాలని మనము నిర్ణయించుకుంటే అవి కొంచెం కష్ట తరంగా ఉంటాయి స్పెరికల్లీ సిమెట్రిక్ సిస్టమ్ ల కోసం Lx Ly మరియు Lz దిశలు నిజంగా ముఖ్యమైనవి కావు ఎందుకంటే వేవ్ ఫంక్షన్ Lz చాలా సౌకర్యవంతంగా మారుతుంది ఎందుకంటే Lx Ly పరంగా మనము పని చేయడానికి వాటిని ఎంచుకోవచ్చు మరియు అదే ఫలితాలు కూడా L2 బదులుగా ఎంచుకోవచ్చు